నమస్తే మనము ఇప్పటికే ఆర్థిక నివేదికల యొక్క ప్రాథమికాలను చర్చించాము తర్వాత మనము బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రాథమిక ఆకృతిని మరియు కంపెనీ ఆకృతిని రెండింటినీ చూశాము ఇంకా మనము ఇన్కమ్ స్టేట్మెంట్ ఆకృతులను కూడా చూశాము ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రూపంలో కొన్ని ప్రాథమిక ఆర్థిక నివేదికలను సిద్ధం చేయడానికి ప్రయత్నిద్దాం ఇది పూర్తి స్థాయి కంపెనీ ఆకృతిలో లేదు ఇన్కమ్ స్టేట్మెంట్ లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క ప్రాథమిక ఆకృతిని అర్థం చేసుకోవడానికి మరియు లాభాలను లెక్కించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కావున ఆ అటల్ లిమిటెడ్ అంటే తరుగుదల ఖర్చులు అవుతాయి P L అకౌంట్ లో ఇది చాలా సులభం మనము ఆదాయాన్ని గుర్తించి దాని నుండి ఖర్చును తీసివేస్తాము మనము దానిని రెండు భాగాలుగా అంటే ట్రేడింగ్ భాగం మరియు P L భాగంగా విడదీస్తాము కాబట్టి మొదట మీరు దయచేసి పరిష్కారాన్ని సిద్ధం చేసి ఆపై నేను చూపించబోయే పరిష్కారంతో తనిఖీ చేయండి మీరు మీ వీడియోను కాసేపు ఆపి పరిష్కారాన్ని పూర్తి చేసి ఆపై నేను చేసిన పరిష్కారాన్ని చూడండి

కాబట్టి మొత్తం టర్నోవర్ కాబట్టి మీరందరూ దీనిని మీ సొంతంగా తయారు చేసుకోగలరని నేను భావిస్తున్నాను ఇప్పుడు మనం తరువాతి లెక్క కి వెళ్దాం ఇక్కడ తదుపరి సందర్భంలో శివ బ్యాలెన్స్ ఇవ్వబడింది కొన్ని అంశాలు ఇవ్వబడ్డాయి మరియు దీని నుండి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారుచేయాలి కానీ ఇప్పుడు మనం దీనిని రెండు స్థాయిలలో చేయబోతున్నాము

కాబట్టి ఇది ఈ సమయానికి ఆదాయ అంశం అవుతుంది ఇప్పుడు E మరియు I అంశాలు మాత్రమే తీసుకొని సమాంతర ఆకృతిలో P L అకౌంట్ ను సిద్ధం చేయండి పైన ఉన్న భాగాన్ని ట్రేడింగ్ అకౌంట్ అంటారు దిగువ ఉన్న భాగాన్ని P L అకౌంట్ అంటారు కాబట్టి దయచేసి మీరు సొంతంగా పరిష్కారం చేయండి నేను ఇక్కడ కాసేపు ఆగుతాను దయచేసి మీరు వీడియోను కొంచెం సేపు ఆపి మీరు పరిష్కారం సిద్ధం చేసిన తరువాత వీడియో యొక్క మిగిలిన భాగాన్ని చూడండి మనకు ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ యొక్క పరిష్కారం ఉంది అమ్మకాలు మరియు క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ నమోదు చేసాము అయితే రెంట్ చేస్తున్నాను కాబట్టి ఈ నిర్దిష్ట కాలానికి మనము అన్ని ఆదాయాలు మరియు ఖర్చులను నమోదు చేసాము మరియు 30000 లాభం పొందాము ఇది ఒక క్షితిజ సమాంతర రూపంలో వ్రాసే ఒక సాంప్రదాయ మార్గం ఒక వైపు అన్ని డెబిట్ అంశాలు మరియు మరొక వైపు క్రెడిట్ అంశాలు గత ఉపన్యాసాలలో మనం చూసిన ఇన్కమ్ స్టేట్మెంట్ యొక్క నిలువు రూపం మరింత ఆధునిక ఆకృతి ఇప్పుడు మనం తదుపరి లెక్క కి వెళ్దాం ఇప్పుడు ఇది అమర్ లిమిటెడ్ Amar limited పుస్తకాల నుండి ఆసక్తికరమైన అంశం మనము ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏమిటి ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఈ నిర్దిష్ట జాబితా డెబిట్ బ్యాలెన్స్ మరియు క్రెడిట్ బ్యాలెన్స్లుగా వర్గీకరించబడుతుంది మరియు మనము మొత్తం డెబిట్లు మరియు క్రెడిట్లను తనిఖీ చేస్తాము అయితే మనము దీనిని ఎందుకు తనిఖీ చేస్తాము మనము ఖాతాల అంకగణిత ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయాలనుకుంటున్నాము దీని అర్థం 100 శాతం ఖచ్చితత్వం నిర్ధారించబడిందని కాదు కానీ మొదటి దశలో ట్రయల్ బ్యాలెన్స్ అంకగణితం సరిగ్గా ఉందా మనం ఏదైనా బ్యాలెన్స్ కోల్పోయామా ఏదైనా నిర్దిష్ట ఖాతాకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇది సహాయ పడుతుంది కాబట్టి మనము బ్యాలెన్స్ల జాబితాను తయారు చేస్తాము ట్రయల్ బ్యాలెన్స్ను సిద్ధం చేసి ఆపై P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ను సిద్ధం చేస్తాము కాబట్టి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ జాబితాను దయచేసి ప్రింటౌట్ తీసుకోండి అన్ని సందర్భాల్లో నేను ఈ ప్రింటౌట్ ఆధారంగానే మీకు వివరిస్తున్నాను కావున పరిష్కారాన్ని మీరు సొంతంగా సిద్ధం చేసి ఆపై నా పరిష్కారంతో తనిఖీ చేసుకోండి కానీ ఇక్కడ ఒక చిన్న లోపం ఉంది ఎందుకంటే మనకు మార్చి 31 2020 న బ్యాలెన్స్ ఇవ్వబడింది కాబట్టి ఈ ఓపెనింగ్ స్టాక్ 2019 ఏప్రిల్ 1 న ఉండాలి అక్షర దోషం ద్వారా ఇది 2018 గా చూపబడింది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని సరిదిద్దుకున్నాను ఇప్పుడు దయచేసి మీ షీట్లో కూడా దాన్ని సరి చేసుకోండి మరియు ఈ బ్యాలెన్స్లతో మొదట ట్రయల్ బ్యాలెన్స్ సిద్ధం చేయండి ఇప్పుడు మనం పరిష్కారాన్ని చూద్దాం మీరు కూడా ట్రయల్ బ్యాలెన్స్ చేశారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ చేసినది ఏమిటంటే మొదట నేను ప్రతి అంశాన్ని C మరియు D అని గుర్తించాను C మరియు D అంటే ఏమిటి C అంటే క్రెడిట్ మరియు D అంటే డెబిట్ క్యాపిటల్ అకౌంట్ లో ఆదాయ అంశంగా చూపవచ్చు కానీ ప్రస్తుతం మనం C లేదా D అంశాలను జాబితా చేసి దాని నుండి ట్రయల్ బ్యాలెన్స్ సిద్ధం చేద్దాం ఇక్కడ మనం ఇప్పుడు అన్ని C అంశాలు ఒక చోట చేర్చి వాటి యొక్క మొత్తం తీసుకున్నాము కాబట్టి ఇది ట్రయల్ బ్యాలెన్స్ లాంటిది కాని మనము దీని నుండి ఖచ్చితమైన ట్రయల్ బ్యాలెన్స్ సిద్ధం చేస్తాము 31 మార్చి 2020 నాటికి మనకు బ్యాలెన్స్ల జాబితా ఇవ్వబడింది అప్పుడు మనము ఈ అంశాలను C మరియు D అని గుర్తించాము మరియు ఇప్పుడు మనము మార్చి 31 2020 నాటికి ట్రయల్ బ్యాలెన్స్ చేయబోతున్నాం కావున మనం ఏమి చేశామంటే C గా గుర్తించబడిన అన్ని అంశాలను మనము C అనే వరుస క్రింద ఉంచాము మరియు D గా గుర్తించబడిన అన్ని అంశాలను D అనే నిలువు వరుసలో ఉంచాము ఆపై క్రెడిట్ వరుస మరియు డెబిట్ వరుసల మొత్తాలను తీసుకున్నాము మీరు అర్థం చేసుకుంటున్నారా ఈ సాధారణ ప్రకటనను ట్రయల్ బ్యాలెన్స్ అంటారు ఇప్పుడు ఇది P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ తయారీకి ప్రారంభ బిందువు అవుతుంది ఇప్పుడు దీని ఆధారంగా P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ యొక్క తయారీకి వెళ్దాం

మీరు పరిష్కారంతో సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను మీరు పరిష్కారం చూడటానికి సిద్ధంగా ఉన్నారా మనము ఇంతకు ముందే దీనిని చేసాము కాబట్టి మీరు దీనిని పరిష్కరించగలరని నేను భావిస్తున్నాను ఉదాహరణకు ఇక్కడ A యొక్క కాపిటల్ మీరు దీన్ని ఎక్కడ తీసుకుంటారు ఇది బ్యాలెన్స్ షీట్లోని అప్పు అంశం అని మీకు తెలుసు మీకు కావాలంటే మీరు దీన్ని ఇలా గుర్తించవచ్చు రిజర్వ్ అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేద్దాం కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే మనముపరిష్కారానికి వెళ్తాము

ఇది P L అకౌంట్ కు పరిష్కారం మీరు అర్థం చేసుకుంటున్నారా కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో మనకు రెండు క్రెడిట్ అంశాలు ఉన్నాయి అవి సేల్స్ ఉన్నాయి

కాబట్టి మనకు 880000 గ్రాస్ ప్రాఫిట్ లభిస్తుంది ఇది మీ పరిష్కారంతో సరిపోలుతుందని నేను భావిస్తున్నాను ఈ 880000 ను P L అకౌంట్ యొక్క దిగువ భాగానికి తీసుకు వెళతాము మరియు దీనినే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పిలుస్తారు ఆపై మనము అన్ని ఖర్చులను జాబితా చేసి గ్రాస్ ప్రాఫిట్ నుంచి తీసి వేస్తే మనకు 149000 నెట్ ప్రాఫిట్ వస్తుంది ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇవ్వబడిన అంశాల ఆధారంగా బ్యాలెన్స్ షీట్ ను సిద్ధం చేయండి నేను ఉద్దేశపూర్వకంగా మీకు పరిష్కారాన్ని చూపించడం లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు సొంతంగా మీరే చేయగలరని నేను నమ్ముతున్నాను కావున ఇది 31 మార్చి 2020 న బ్యాలెన్స్ షీట్ మీరు ఇంతకు ముందే సొంతంగా తయారు చేసుకుంటే తనిఖీ చేసుకోండి ఒకవేళ తయారు చేయకపోతే ఇప్పుడు నాతో పాటు చేయండి ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ నుండి బ్యాలెన్స్ షీట్ అంశాలుగా గుర్తించబడిన అంశాలు బ్యాలెన్స్ షీట్కు తీసుకువెళతాయి అప్పుడు డెబిట్ వైపు నుండి చాలా ఆస్తుల అంశాలు ఉన్నాయి వాటిని ఆస్తి వైపుకు తీసుకెళ్లండి దాని తరువాత వాటి యొక్క మొత్తాన్ని లెక్కించండి అది మొత్తం అప్పులతో సరిపోలవలసి ఉంటుంది ఇది సరిపోలుతుందా ఒకవేళ సరిపోలకపోతే సమస్య ఏమిటో చూడండి ఏ అంశం తప్పిపోయింది మీరు ట్రయల్ బ్యాలెన్స్కు తిరిగి వెళ్లి ఏదైనా అంశం తప్పిపోయిందో లేదో తెలుసుకోవాలి మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి మీ లాభం ఉందో లేదో కూడా తనిఖీ చేయాలి ఎందుకంటే ఇది బ్యాలెన్స్ షీట్లో తప్పక జోడించబడాలి కాబట్టి మనము ఇంకా లాభాలను జోడించలేదు కాబట్టి ఈ నెట్ ప్రాఫిట్ నుండి తగ్గించబడుతుంది ఇది మైనస్ అంశంగా ఉంటుంది మరియు మీరు దీనిని పరిగణించిన తర్వాత అది సమానంగా ఉంటుంది ఇప్పుడు ఇది సరిపోతుందా మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ట్రయల్ బ్యాలెన్స్ ఈ విధంగా లోపాలను తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది ట్రయల్ బ్యాలెన్స్ మనకు ఏ అంశం తప్పిపోయింది మరియు ఏ అంశం తప్పుగా జోడించబడింది ఏ అంశం నగదు తప్పు అని తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ నుండి మీరు P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ చేయవచ్చు రాబోయే ఉపన్యాసాలలో మనము కంపెనీల కోసం ఆర్థిక నివేదికలు చేస్తాము కానీ ఇది ఒక యజమానికి చెందిన సంస్థ యొక్క సాధారణ లావాదేవీల నుండి తయారుచేసిన బ్యాలెన్స్ షీట్ నమస్తే